డేటా సైన్స్ కోసం ఆప్టిమైజేషన్ పై మన ఉపన్యాసాలను కొనసాగిద్దాం ఈ ఉపన్యాసంలో మల్టీవేరీఎట్ ఆప్టిమైజేషన్ నాన్ లీనియర్ ఆప్టిమైజేషన్గురించి పరిశీలిస్తాము అయితే మునుపటి ఉపన్యాసాలలో ఈ సమస్య యొక్క సహజమైన సంస్కరణ చూశాము ఈ ఉపన్యాసంలో సమానత్వ పరిమితులు అని పిలువబడే ఈ రకమైన సమస్యలను పరిశీలిస్తాము ప్రస్తుతం ఉన్నది వివరిస్తాను నేను దీన్ని చాలా సరళమైన ఉదాహరణను ఉపయోగించి వివరించబోతున్నాను కాని ఈ ఉదాహరణలోకి ప్రవేశించే ముందు మనం ఒక సందర్భాన్ని సెట్ చేద్దాం ఆపై డేటా సైన్స్ పై ఒక కోర్సులో మనం ఎందుకు దీనిపై ఆసక్తి చూపాలి అనే ప్రశ్న అడగండి డేటా సైన్స్ పై ఒక కోర్సులో మనం దీనిపై ఆసక్తి చూపడానికి కారణం ఆప్టిమైజేషన్లో పరిమితులపై మనకు ఆసక్తి ఉండటానికి కారణం నేను ముందు చెప్పినట్లుగా మనం డేటా సైన్స్ దృక్కోణం నుండి ఆప్టిమైజేషన్ను చూస్తాము ఎందుకంటే డేటా సైన్స్ సమస్యలను పరిష్కరించడానికి మేము ప్రయత్నించినప్పుడు చాలా సందర్భాల్లో లోపాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాము మరియు లోపాన్ని తగ్గించినప్పుడు సమస్యను పరిష్కరించడానికి మనం లెర్నింగ్ అల్గోరిథం అని పిలిచే గ్రేడియంట్ ఆధారిత అల్గారిథమ్ను ఉపయోగించవచ్చని చెప్పాము కొన్ని సందర్భాల్లో లోపం లేదా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను ఆప్టిమైజ్ చేయడానికి లేదా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం పరిష్కారంలో పొందుపరచాలనుకుంటున్న సమస్య గురించి కొంత సమాచారం తెలుసుకోవచ్చును ఉదాహరణకు మీరు అనేక వేరియబుల్స్ మధ్య సంబంధాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు మరియు ఎన్ని సంబంధాలు ఉన్నాయో మీకు తెలియదు కానీ కొన్ని సంబంధాలు ఉన్నాయని మీకు ఖచ్చితంగా తెలుసు మరియు ఆ సంబంధాలు ఏమిటో మీకు తెలుసు అప్పుడు మీరు డేటా సైన్స్ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నించినప్పుడు తెలిసిన సంబంధాలు సంతృప్తికరంగా ఉండేలా మీ సమస్య పరిమితం అయ్యేలా ప్రయత్నిస్తారు కానీ ఇది ఒక ఆప్టిమైజేషన్ సమస్యను కలిగిస్తుంది ఇక్కడ మీకు ప్రత్యేకమైన సమానత్వ పరిమితులు ఉన్నాయిచాలా సందర్భాలలో ఎవరైనా డేటా సైన్స్ సమస్యలను పరిష్కరిస్తున్నప్పుడు సమస్య యొక్క పరిమితమైన సంస్కరణను చూడవలసి ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు ఎలా పరిష్కారమవుతాయో అర్థం చేసుకోవాలి మనం ఒకసారి సమానత్వ పరిమితి సమస్యలను పరిశీలించిన తర్వాత ఆసమానత్వ పరిమితులను పరిశీలిద్దాము ఇది మరింత సందర్భోచితంగా ఉంటుంది ఉదాహరణకు అసమానత అల్గోరిథంలు అసమానత పరిమితులతో డేటా సైన్స్ అల్గోరిథంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీటిని సపోర్ట్ వెక్టర్ మెషీన్లు అని పిలుస్తారు కాబట్టి మనం సమానత్వం మరియు అసమానత పరిమితులను రెండింటినీ చూడబోతున్నాం ఇప్పుడు ఈ సమస్యను ఇక్కడే చూద్దాం మనం 2 x12 4 x22 అనే ఫంక్షన్ను ఇక్కడ తగ్గించటానికి ఆసక్తి కలిగి ఉన్నాము మరియు దీనికి ముందు మనం చర్చించినట్లుగా ఇది 2 వేరియబుల్స్ x1 మరియు x2 లలో ఒక ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కాబట్టి దీని యొక్క నిజమైన విజువలైజేషన్ 3 కోణాలలో ఉంటుంది ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ z దిశలో గీయబడింది అయినప్పటికీ మనం కాంటూర్ ప్లాట్లతో పనిచేయగలమని మనకు తెలుసు మరియు మీరు ఇక్కడ ఈ చిత్రాన్ని చూస్తే మీరు ఈ కాంటూర్ ప్లాట్లను చూస్తారు ఈ ప్లాట్లలో ప్రతి ఆకృతి స్థిరమైన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఆకృతి అయిన ప్లాట్లు మరియు మళ్ళీ ఇవి దీర్ఘవృత్తాలు అని మీరు చూస్తారు ఎందుకంటే మీరు స్థిరమైన ఆకృతి ప్లాట్లను పరిశీలిస్తే మీకు 2 x12 4 x22 సమానమైన k ఉంటుంది ఇది మీరు చూసే దీర్ఘవృత్తం అదే ఇక్కడ గీయబడింది ఇప్పుడు మీరు ఈ ఫంక్షన్ కోసం వాంఛనీయ విలువను పరిశీలిస్తే తనిఖీ ద్వారా మీరు వాంఛనీయ విలువ 0 అని చూడవచ్చు ఎందుకంటే ఇవి డెసిషన్ వేరియబుల్స్ యొక్క స్క్వేర్ చేయబడిన పదాలు ఉన్న ఫంక్షన్స్ ఇక్కడ 2 పదాలు ఉన్నాయి 2 x12 4 x22 మరియు వీటిలో ప్రతి ఒక్కటి తీసుకోగల అతి తక్కువ విలువ 0 గా ఉండాలి మరియు దీని అర్థం ప్రాథమికంగా అపరిమిత కనిష్టత x1 0 x2 0 వద్ద ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ చూపబడింది కాబట్టి నాకు ఎటువంటి పరిమితులు లేకపోతే నేను వాంఛనీయ విలువ 0 అని చెప్తాను మరియు అది ఇక్కడ 0 వద్ద స్టార్ పాయింట్ వద్ద ఉంటుంది ఈ సందర్భంలో నేను ఒక పరిమితిని ప్రవేశపెడితే ఏమి జరుగుతుందో చూద్దాం నేను చాలా సరళమైన పరిమితి పరిచయం చేయబోతున్నాను ఈ రూపం యొక్క పరిమితి మనకు 3 x1 2 x2 12 అని అనుకుందాం ఇప్పుడు దీని అర్థం ఏమిటంటే ఈ క్రిందివి మీరు x1 మరియు x2 లకు పరిష్కారం కోసం చూస్తున్నారు ఇది ఈ పరిమితిని కూడా సంతృప్తిపరుస్తుంది కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క ఉత్తమ విలువ కనిష్టీకరణ దృక్కోణం నుండి 0 అని నాకు తెలుసు నేను ఆ విలువను ఉపయోగించలేను ఎందుకంటే 0 పాయింట్ ఈ సమీకరణాన్ని సంతృప్తిపరచకపోవచ్చు కాబట్టి నేను x1 0 x2 0 ను పెడితే అది ఈ సమీకరణాన్ని సంతృప్తిపరచదని మీరు గమనించవచ్చు పరిమితి లేని పరిష్కారం పరిమిత పరిష్కారం వలె ఉండదు ఇప్పుడు మేము ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తామో చూద్దాం దీన్ని అర్థం చేసుకోవడానికి మనం మొదట ఈ 2 డైమెన్షనల్ప్రదేశంలో ఈ పరిమితిని సూచించడం ద్వారా ప్రారంభిద్దాం ఇది ఒక సరళ పరిమితి కనుక దానిని ఇక్కడ ఉన్న ఒక లైన్ అని మీరు చూస్తారు ఇప్పుడు నేను చెప్పిన ఏ పరిష్కారం అయినా ఈ పరిమితిని సంతృప్తి పరచాలి అని చెప్పటానికి అర్థం ఏమిటంటే నేను ఈ లైన్ నుండి మాత్రమే పరిష్కారాలను ఎంచుకోగలను ఎందుకంటే ఈ లైన్లోని పాయింట్లు మాత్రమే ఈ పరిమితిని సంతృప్తిపరుస్తాయి ఇప్పుడు మీరు ఈ లైన్లో చాలా పాయింట్లను ఎంచుకోవచ్చని గమనించవచ్చు ఉదాహరణకు మీరు ఈ పాయింట్ ఎంచుకోవచ్చు మరియు ఆ సమయంలో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ ఈ పాయింట్ ను కలిపే ఆకృతికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఒక పాయింట్ ఎంచుకుంటే మీకు సంబంధిత ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ ఉంటుంది ఇప్పుడు మీరు ఇక్కడ ఒక పాయింట్ను ఎంచుకోవచ్చు అప్పుడు అది మరొక ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువను కలిగి ఉంటుందని మీరు చూస్తారు ఇది స్థిరమైన ఫంక్షన్ ఆకృతికి అనుగుణంగా ఉంటుంది అది ఆ సమయంలో లైన్ ను కలుస్తుంది ఇక్కడ మనం పరిశీలిస్తే లైన్ మీద వేరు వేరు పాయింట్స్ తీసుకుంటేఆబ్జెక్టివ్ ఫంక్షన్ వేరు వేరు విలువలను తీసుకుంటుంది ఇక్కడ లైన్ లో ఉన్న అన్నిపాయింట్లు లో నేను ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ కనిష్టంగా ఉన్న పాయింట్ ని తీసుకుంటాను దీన్ని అర్థం చేసుకోవడానికి మనం రెండు పాయింట్లను ఎంచుకుని ఏమి జరుగుతుందో చూద్దాం నేను ఇక్కడ ఒక పాయింట్ ఎంచుకుని అక్కడ ఒక పాయింట్ ఎంచుకున్నాను అని అనుకుని ఆ రెండు పాయింట్లలో ఏది అసలైన ఫంక్షన్ నీ కనిష్టంగా ఉంచటంలో మంచిది అనే ఒక ప్రశ్న అడుగుతున్నాను దీని గురించి క్రింద విధంగా ఆలోచించవచ్చు నేను ఇక్కడ ఒక పాయింట్ ఎంచుకున్నప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ ఆ సమయంలో కలిసే ఆకృతిపై ఆధారపడి ఉంటుందని నాకు తెలుసు మరియు మీరు ఈ 2 పాయింట్లను పోల్చినట్లయితే తగ్గింపు దృష్టికోణంలో చూస్తే ఈ పాయింట్ ఆ పాయింట్ కంటే అధ్వాన్నంగా ఉందని తెలుస్తుంది ఎందుకంటే మీరు ఈ ఆకృతులను పరిశీలిస్తే ఇవి పెరుగుతున్న ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువల యొక్క ఆకృతులు మరియు ఈ పాయింట్ను కలిసే ఆకృతి ఈ సమయంలో లైన్ ను కలిసే ఆకృతిలో ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా దీని అర్థం ఏమిటంటే ఇది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువను పెంచే దిశ ఎందుకంటే ఈ పాయింట్ను కలిసే ఆకృతి ఈ సమయంలో కలిసే ఆకృతి లోపల ఉంటుంది దీని అర్థం ఏమిటి అంటే ఈ ఫంక్షన్ తక్కువ విలువ ను లైన్ లోని ఈ పాయింట్ వద్ద తీసుకుంటుంది కాబట్టి మీరు లైన్ వెంట వెళ్ళేటప్పుడు విలువ మారుతూనే ఉంటుందని మీరు చూస్తారు మరియు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ కనిష్టంగా ఉన్న నిర్దిష్ట పాయింట్ను కనుగొనడం నా పని ఇదే మనం వెతుకుతున్న పరిమిత ఆప్టిమైజేషన్ సొల్యూషన్ యొక్క ప్రాథమిక ఆలోచన ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే అపరిమిత కనిష్టత పరిమితి కనిష్టానికి సమానం కాదు అపరిమిత కనిష్టమే పరిమితి రేఖలో ఉందని తేలితే రెండూ ఒకే విధంగా ఉంటాయి కాని ఈ సందర్భంలో అపరిమిత కనిష్టత నిర్బంధ కనిష్టానికి భిన్నంగా ఉంటుందని మనం స్పష్టంగా చూస్తాము కాబట్టి నాకు ఒకే ఒక పరిమితి ఉన్నప్పుడు నేను ఈ సమస్యను ఎలా పరిష్క రించగలను నేను మొదట మీకు ఫలితాన్ని ఇస్తాను ఆపై మునుపటి స్లైడ్కు తిరిగి వెళ్లి ఆపై మీకు మరో దృక్కోణాన్ని చూపించి ఆపై ఈ పరిష్కారానికి ఎలా దారితీస్తుందో వివరిస్తాను కాబట్టి మీరు సాధారణంగా అపరిమిత సంస్కరణలో మల్టీవిరియట్ ఫంక్షన్ f తీసుకుంటే x x1 x2 మరియు xn అని అనుకుందాం వాంఛనీయ సొల్యూషన్ grad f 0 అని మనకు తెలుసు దీని అర్థం ప్రాథమికంగా ∂f ∂x1 ∂f ∂x2 నుండి ∂f ∂xn వరకు 0 కు సమానం అవుతుంది కాబట్టి నేను దీన్ని మరింత విస్తరించినప్పుడు ∂f ∂x1 సమాన 0 ∂f ∂x2 సమాన 0 ∂f x1 0 సమీకరణాలను పొందుతాను ఇప్పుడు n వేరియబుల్స్ ఉంటే అదే విధంగా n సమీకరణాలు ఉంటాయని గమనించండి కాబట్టి నాకు n వేరియబుల్స్లో n సమీకరణాలు ఉన్నాయి నేను దాని కోసం ఒక పరిష్కారాన్ని కనుగొనగలను మరియు అది గరిష్టంగా లేదా కనిష్టంగా ఉందా లేదా శాడిల్ పాయింట్ ఆ కాదా అని తెలుసుకోవడానికి ఒకసారి నేను రెండవ డెరివేటివ్ లెక్కించి ఆపై హెస్సియన్ మ్యాట్రిక్స్ను నిర్మిస్తాను తరువాత హెస్సియన్ మాతృకను బట్టి సానుకూల ఖచ్చితమైన సానుకూల ప్రతికూల లేదా సగం ఖచ్చితమైనదా అలా మనం ఆ పాయింట్ గరిష్టం అయినదా లేదా కనిష్టం అయినదా అని నిర్ణయించవచ్చు ఇప్పుడు నేను x1 x2గా వున్న fను xn వరకు తగ్గించాల్సిన సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే ఏమి జరుగుతుందో చూద్దాం నేను ముందు చెప్పినట్లుగా నేను కూడా ఒక పరిమితిని ప్రవేశపెట్టాను మరియు నేను ఇంకో పరిమితిని పరిచయం చేయబోతున్నానుఅది ఏమిటంటే h రూపంలో ఉన్న x1 x2 యొక్క పరిమితిని xn 0 వరకు పరిమితం చేయడం కాబట్టి ఇది సమానత్వ పరిమితి మనం ఎల్లప్పుడూ ఈ రూపంలో ఒక పరిమితిని వ్రాయవచ్చు మీకు కుడి వైపున కొంత సంఖ్య ఉన్నప్పటికీ మీరు ఎల్లప్పుడూ ఎడమ చేతి వైపుకు వెళ్లి ఈ పరిమితిని 0 కి సమానమైనదిగా వ్రాయవచ్చు కాబట్టి ప్రాథమికంగా నా పని ఈ పరిమితికి లోబడి f కి కనీస స్థానం కనుగొనడం నేను మీకు ఫలితాన్ని ఇస్తాను మరియు ఈ ఫలితాన్ని ఎలా పొందాలో చూద్దాం నేను ఈ సమస్యను పరిష్కరించాలనుకున్నప్పుడు ఈ సందర్భంలో grad f 0 కూడా మాకు ఫలితాన్ని ఇచ్చింది ఈ సందర్భంలో ఫలితం క్రిందిదని తేలుతుంది కాబట్టి ∇ యొక్కనెగటివ్ h యొక్క కొన్నిλ ∇ కు సమానంగా ఉండాలి మీరు దీన్ని నెగటివ్గా వ్రాయవచ్చు లేదా నెగిటివ్ను తీసేయవచ్చు λ యొక్క సంకేతం ఆ జాగ్రత్త తీసుకుంటుంది కాని నేను ఈ ప్రత్యేక రూపంలో వ్రాస్తున్నాను దీన్ని విస్తరించడానికి ప్రాథమికంగా నాకు ఇలాంటిదే ఉందని నేను ∂f ∂x1 ను డొమైన్ ∂f ∂xn λ ∂h ∂x1 వరకు ∂h ∂xn వరకు కలిగి ఉన్నాను కాబట్టి మనం దీన్ని మరింత విస్తరిస్తే నేను n సమీకరణాలను పొందబోతున్నాను ఈ సందర్భంలో నేను ఈ సమీకరణాలను 0 గా పొందాను ఈ సందర్భంలో నేను సమీకరణాలను ఈ రూపంలో పొందబోతున్నాను ∂f∂x1 λ ∂h∂x1 ఒక సమీకరణం అవుతుంది ∂x2 λ ∂h∂x2 రెండవ సమీకరణం అవుతుంది అలా వెళ్తూ ఉంటే చివరి సమీకరణం ∂f ∂ xn λ ∂h ∂xn ఇప్పుడు నేను n సమీకరణాలను కలిగి ఉన్నట్లుగా గమనించండితేడా ఏమిటంటే పరిమితి లేని సందర్భంలో కుడి వైపున సున్నాలను కలిగి ఉన్నాను పరిమితి ఉన్నసందర్భంలో ఈ పదాలు కుడి వైపున ఉన్నాయి ఏదేమైనా ఈ సమీకరణాలు ఇప్పుడు n 1 వేరియబుల్లో ఉన్నాయి ఎందుకంటే నా x1 x2 ను xn వరకు కలిగి ఉన్నాను మరియు నేను ఇక్కడే ఒక కొత్త వేరియబుల్ λ ను ప్రవేశపెట్టాను కాబట్టి నా సమీకరణాలు n 1 వేరియబుల్స్లో ఉన్నాయి ఈ సమయంలో నాకు n సమీకరణాలు మాత్రమే ఉన్నాయి కాని నేను ఉపయోగించాల్సిన మరో సమీకరణం ఉందని గమనించండి మరియు ఈ సమీకరణాలన్నింటినీ సంతృప్తిపరిచే x1 నుండి xn వరకు కొంత పరిష్కారం కనుగొంటే ఆ సమీకరణం క్రిందిది అప్పుడు అది కూడా పరిమితిని సంతృప్తి పరచాలి కాబట్టి ఇక్కడ మనం వివిధ ఫంక్షన్ల ప్రవణత రూపం గురించి మాత్రమే మాట్లాడుతున్నాము కాని పరిమితులను సూచించే సమీకరణం కూడా నిర్బంధిత ఆప్టిమైజేషన్ సమస్యకు మనకు లభించే ఏదైనా పరిష్కారం ద్వారా సంతృప్తి చెందాలి ఈ n సమీకరణాలతో నేను మరొక సమీకరణాన్ని కూడా పొందుతాను అది ఏమిటి అంటే x1 x2 xn యొక్క h 0 గా ఉండాలి ఇప్పుడు ఈ సందర్భంలో ఒక సరళ పరిమితితో నేను n 1 వేరియబుల్స్లో n 1 సమీకరణాన్ని కలిగి ఉన్నట్లు మీరు గమనించవచ్చు నేను దీనిని ఎలా పరిష్కరించగలను అంటే పరిమిత మరియు పరిమితి లేని సందర్భాల మధ్య వ్యత్యాసాన్ని పునరుద్ఘాటించడం పరిమితి లేని సందర్భంలో మనకు n వేరియబుల్స్లో n సమీకరణాలు ఉన్నాయి పరిమితి ఉన్న విషయంలో కేవలం ఒక పరిమితితో మనకు n 1 సమీకరణాలు n 1 వేరియబుల్స్ లో ఉన్నాయి ఇప్పుడు ఏమి జరుగుతుందో మీరు అడగవచ్చు ఒకటి కంటే ఎక్కువ పరిమితులుఉంటే 2 పరిమితులు ఉన్నాయనుకుందాం 2 పరిమితులు ఉంటే ఏమి జరుగుతుందో చూద్దాం ఈ సందర్భంలో మనం f ను కనిష్టీకరించబోతున్నాము ఇప్పుడు మనకు 2 పరిమితులు h1 x 0 h2 x 0 ఉన్నాయని అనుకుందాం ఈ సందర్భంలో ఏమి జరగబోతోంది అనేది మనం చూస్తే నిర్బంధ ఆప్టిమైజేషన్ సమస్యకు పరిష్కారం క్రింద విధంగా ఉండవచ్చు ∇f λ1 ∇of h1 λ2 ∇of h2 మీరు దీనిని మరియు ఒక పరిమితి కలిగిన సందర్భాన్ని పరిశీలిస్తే మీకు సారూప్యతలు కనిపిస్తాయి ఒక పరిమితి కేసులో మేము ఒక అదనపు పరామితిని ప్రవేశపెట్టాము 2 పరిమితులు ఉన్నసందర్భంలో x 2 అదనపు పారామితులను ప్రవేశపెట్టింది ఒక పరిమితి కేసులో మనం grad f ∇f λ ∇h కి సమానం అని చెప్పాము ఈ సందర్భంలో ఈ λ ∇h ఏమవుతుందంటేλ ∇h1 λ1 ∇h1 λ2 ∇ ల మొత్తం 2 కు మరియు అలా వెళ్తూ ఉంటుంది ఇప్పుడు 3 సమానత్వ పరిమితులు ఉంటే మీకు ఇక్కడ 3 పదాలు ఉంటాయి మరియు l సమానత్వ పరిమితులు ఉంటే మీకు ఇక్కడ ఇలాంటివి ఉంటాయి ఇక్కడ ఇది l పదాలమొత్తం కాబట్టి ఆ భాగం వరకు స్పష్టంగా ఉంది కానీ మనం విచారించాల్సిన ఇంకో భాగం ఏమిటంటే 2 పరిమితులను కలిగి ఉన్నప్పుడు అన్ని వేరియబుల్స్ కోసం పరిష్కరించడానికి తగినంత సమీకరణాలు ఉంటే అంటే ప్రాథమికంగా నేను 2 కొత్త వేరియబుల్స్ λ1 మరియు λ2 ను ప్రవేశపెట్టాను అయితే ఈ సమీకరణం మీకు సమానత్వ పరిమితుల సంఖ్యతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ n సమీకరణాలు ఉంటాయి ఎందుకంటే grad f విలువ ∂f ∂x1 ∂f ∂x2 nf n xn కావచ్చుకాబట్టి ఇవన్నీ n by 1 వెక్టర్స్ ఇది నాకు n సమీకరణాలను ఇస్తుంది ఏదేమైనా నాకు 2 సమానత్వ పరిమితులు ఉంటే వాటి ద్ద్వారా నేరుగా ఇవ్వబడిన 2 అదనపు సమీకరణాలను నేను కనుగొనాలి వాంఛనీయ స్థానం రెండు పరిమితులను సంతృప్తి పరచాలి కాబట్టి నాకు ఒక అదనపు సమీకరణం x1 x 0 మరియు ఇతర అదనపు సమీకరణం 2 x 0 వస్తాయి కాబట్టి మీకు n వేరియబుల్స్లో 2 సమానత్వ పరిమితులు ఉంటే నేను n 2 వేరియబుల్స్ మరియు n 2 సమీకరణాలను కలిగి ఉంటాను ఇది ఎల్లప్పుడూ నిజమని మనం అనుకుంటాము ఎందుకంటే నాకు 3 సమానత్వ పరిమితులు ఉంటే n 3 వేరియబుల్స్ ఉంటాయి అవి ఏమిటంటే x1నుండి xn λ1 λ2 λ3 మరియు ఈ ప్రవణత సమీకరణం ఎల్లప్పుడూ నాకు n సమీకరణాలను ఇస్తుంది మరియు 3 అదనపు సమ్మతి నాకు 3 అదనపు సమీకరణలు కాబట్టి n 3 సమీకరణాలు మరియు n 3 వేరియబుల్స్ కలిగి ఉన్నప్పుడు ఈ రూపానికి నేరుగా సాధారణీకరించవచ్చు ఇక్కడ నాకు l సమానత్వ పరిమితులు ఉన్నాయి ఒక్క పరిమితి ఉన్న కేసులో మనం ఇలాంటి ఒక వ్యక్తీకరణను ఎలా పొందాలో చూద్దాం పదాల మొత్తం ఉన్న ఈ వ్యక్తీకరణ మనకు అర్థం చేసుకోవడానికి కొంచెం క్లిష్టంగా ఉంటుంది నేను అలా చేయను ఒక్క సమీకరణం కేసులో ఇది ఎందుకు నిజం అనే దాని గురించి నేను మీకు ఒక స్పష్టమైన అనుభూతిని ఇవ్వబోతున్నాను మరియు కొంచెం ఎక్కువ ప్రయత్నంతో మీరు మరింత సమానత్వ పరిమితులకు ఎందుకు నిజం కావాలి అనే దాని గురించి ఆలోచించగలగాలి అని మీరు అర్థం చేసుకున్నతర్వాత మనం మునుపటి స్లైడ్కు తిరిగి వెళ్దాం మరియు నేను ఈ స్లైడ్ గురించి చర్చిస్తున్నప్పుడు సమానత్వ పరిమితులు వాంఛనీయ పరిష్కారాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరిస్తున్నప్పుడు ఈ లైన్ లో లో చాలా పాయింట్లు ఉన్నాయని నేను చెప్పాను ఇవి అన్ని సాధ్యమయ్యే పరిష్కారాలు సాధ్యమయ్యే పరిష్కారాలు అంటే ఈ సమీకరణాన్ని సంతృప్తిపరిచే అన్ని పరిష్కారాలు ఏదేమైనా వాటిలో కొన్ని పాయింట్లు లేదా ఒక పాయింట్ నాకు తక్కువ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువను ఇస్తుంది కాబట్టి ఈ ఆప్టిమైజేషన్ సమస్య కోసం మనం అభ్యర్థి పరిష్కారాలను చూసినప్పుడు ఈ లైన్లోని పాయింట్ల ను ఆసక్తిగా చూస్తున్నాము ఎందుకంటే ఇది ఒక పరిమితి ఇప్పుడు కొంచెం భిన్నమైన దృక్కోణాలను తీసుకుందాం ఆపై అదే సమస్యను ఆబ్జెక్టివ్ ఫంక్షన్ దృక్కోణం నుండి చూద్దాం ఇప్పుడు ఒక ఆబ్జెక్టివ్ ఫంక్షన్ దృక్కోణం నుండి మీరు నన్ను అస్సలు అడ్డుకోకపోతే మరియు మీకు కావలసినది ఏదైనా చేయగలరని మీరు చెప్పినట్లయితే నేను ఈ పాయింట్ ను పరిష్కారంగా ఎంచుకుంటాను ఇప్పుడు మీరు ఈ పాయింట్ను చూసిన తర్వాత ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పినప్పుడు ఇది నా పరిమితిని సంతృప్తి పరుస్తుందో లేదో తెలుసుకోవడానికి నేను అనుమతించాను ఆపై మీరు ఈ పాయింట్ను దీనికి ప్రత్యామ్నాయం చేసి ఆ పరిమితిని సంతృప్తిపరచలేదని గుర్తించారు నేను పరిమితిని సంతృప్తి పరచవలసి వస్తుంది కాబట్టి నేను ఏదో ఒకటి చేయవలసి ఉందని మీరు అంటున్నారు కాబట్టి మీరు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ దృక్పథం పరంగా కొంచెం కోల్పోనివ్వండి ఆపై నేను పరిమితిని తీర్చగలనా అని చూస్తాను నేను కొంచెం కోల్పోవాలనుకుంటున్నాను అని మనం చెప్పినప్పుడు ఈ ఆకృతుల ద్వారా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ పెరిగే అవకాశం ఉన్నది మరియు కనిష్టీకరణ దృక్కోణం నుండి అవి మంచివి కావు నేను ఇక్కడ ఉన్నప్పుడే పరిమితి సంతృప్తి చెందనందున నేను పరిమితి సంతృప్తి పరచగలనా అని చూడటానికి కొంచెం కోల్పోవటానికి సిద్ధంగా ఉన్నాను మరియు బహుశా నేను ఇక్కడ ఒక పాయింట్ కు వెళ్తాను ఎందుకంటే ఇది ఒక స్థిరమైన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కాంటౌర్ పాయింట్ ఒకవేళ నేను కొంత వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటే ప్రాథమికంగా నేను ఈ ఆకృతులపై వేర్వేరు పాయింట్లపై కూర్చుని మరియు నేను ఈ కనీస బిందువు నుండి దూరంగా మరియు దూరంగా నెట్టబడుతున్నందున నేను ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ పరంగా మరింత ఎక్కువగా కోల్పోతున్నాను అంటే నేను ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువను పెంచుతున్నాను ఇప్పుడు తార్కికంగా మీరు ఈ వాదనను విస్తరిస్తూ ఉంటే మీరు ఏమి చూస్తారు అంటే ఇది నేను ఇక్కడకు వెళ్ళిన మొదటి పాయింట్ అని అనుకుంటే ఇది ప్రాథమికంగా దీని కంటే అధ్వాన్నంగా ఉంది ఎందుకంటే ఇది ఈ ఆకృతి వెలుపల ఉండబోయే ఆకృతి అని మీరు చూస్తారు కాని నేను క ఇక్కడ కు వస్తే నేను నా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను మరింత దిగజార్చాను కాని నేను ఇప్పటికీ పరిమితిని సంతృప్తిపరచలేదు మరికొన్ని ఇస్తే నేను ఈ పాయింట్ కు వచ్చాను మరియు నేను ఒక ఆకృతిని చూశాను కానీ ఈ పాయింట్ దీని కంటే అధ్వాన్నంగా ఉంది ఎందుకంటే ఈ ఆకృతి ఈ ఆకృతికి వెలుపల ఉంది మరియు నేను ఈ వాదనను సంగ్రహిస్తే నేను విషయాలను మరింత దిగజార్చినట్లే మరియు నేను వీటిని మరింత దిగజారటానికి కారణం ఏమిటంటే నేను ఈ సమానత్వ పరిమితిని సంతృప్తి పరచవలసి వస్తుంది నేను ఇక్కడ చెప్పనివ్వటానికి వచ్చాను ఇది ఇప్పటికీ నా అసలు పరిష్కారం కంటే చాలా ఘోరంగా ఉన్న ఒక ఆకృతి కానీ నా పరిమితిని తీర్చడానికి ఇది ఇప్పటికీ సరిపోదు కాబట్టి మీరు ఈ విధానాన్ని పునరావృతం చేస్తూ ఉంటే నేను ఇక్కడ మొదటిసారిగా ఈ లైన్ ను తాకిన చోట మీరు ఒక ఆకృతిని కనుగొనబోతున్నారు నేను ఈ లైన్ ని మొదటిసారి తాకినప్పుడు మొదటిసారిగా నా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ల విలువను నేను వదులుకున్నప్పుడు నేను కూడా పరిమితిని తీర్చగలను ఇప్పుడు ఒకసారి నేను ఈ లైన్ ను తాకినట్లుగా ఒక ఆకృతిని కనుగొంటే అంతకు మించి వెళ్ళడానికి నాకు ప్రోత్సాహం లేదు ఎందుకంటే అంతకు మించి వెళ్ళడం అంటే నేను నా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను మరింత దిగజార్చుతున్నాను నేను ఆ లైన్ ను తాకినప్పుడు అది ఉత్తమమైన రాజీ ఎందుకంటే అక్కడే మొదటిసారిగా సాధ్యమవుతుంది ఇంకేమైనా ముందుకు వెళ్లడం నా లక్ష్యం పనితీరును మరింత దిగజారుస్తుంది కాబట్టి రేఖాగణితంగా దీని అర్థం ఏమిటంటే ఒక ఆకృతి ఈ లైన్ ను తాకే వరకు నా లక్ష్యం పనితీరును మరింత దిగజారుస్తుంది ఆ సమయంలో ఈ లైన్ ఆ ఆకృతికి ఒక టాంజెంట్గా మారుతుంది మరియు ఆ ఆకృతి ఏమిటో గుర్తుంచుకోండి ఆ కాంటౌర్ ఒక k కి f k అని కాబట్టి ఈ ఆకృతి నేను కలిగి ఉన్నప్పుడు మనం ఒక k ని తీసుకోవాలి నాకు ఏదైనా పరిమితి ఉన్నప్పుడ ఆ పరిమితి ఈ ఆకృతికి ఒక టాంజెంట్ మరియు వాంఛనీయ బిందువు గా మారుతుంది ఈ రేఖాగణిత వాస్తవం మీరు దానిని సమీకరణాలుగా సూచించినప్పుడు నేను చూపించిన రూపాన్ని మీరు పొందుతారు grad of f is λ times grad of h కాబట్టి ఇది ఒక పరిమితి కేసు కోసం ఇప్పుడు మీకు చాలా సమానత్వ పరిమితులు ఉన్నప్పుడు ఒకే సమానత్వ పరిమితి కేసులో ఉన్నట్లుగా చూడటం అంత సులభం కానప్పుడు క్రింద విధంగా ఒక స్టేట్మెంట్ ఉందనుకుంటే 2 is λ 1 grad h1 λ 2 grad h2 ఈ స్టేట్మెంట్ ప్రాథమికంగా ప్రవణత యొక్క ఈ ప్రవణత ప్రతికూలతను హెచ్ 1 యొక్క గ్రాడ్ మరియు హెచ్ 2 యొక్క గ్రాడ్ యొక్క సరళ కలయికగా వ్రాయవలసి ఉందని మరియు దీనికి రేఖాగణిత వివరణ ఉంది అని చెబుతుంది కాబట్టి సమానత్వంతో ఆప్టిమైజేషన్ కోసం మనం ఈ పరిస్థితులను పొందటానికి కారణం మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే మీకు మరింత సమానత్వ పరిమితులు ఉన్నందున మీరు మరింత ఎక్కువ పారామితులను పరిచయం చేయవలసి ఉంటుంది λ1 λ2 మరియు మొదలైనవి అయితే ఎల్లప్పుడూ తగినంత సమీకరణాలు మరియు వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి అన్ని ఆలోచనలను ఒకచోట చేర్చడానికి సంఖ్యా ఉదాహరణను చూద్దాం మనం మునుపటి స్లైడ్లలో చూసిన అదే ఉదాహరణను ఉపయోగించబోతున్నాము ఇక్కడ మనం 2 x124 4x22 ను ఈ పరిమితికి లోబడి ఆబ్జెక్టివ్ ఫంక్షన్గా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి మనం చెప్పిన వాంఛనీయ బిందువును గుర్తించడానికి వాంఛనీయ బిందువు కోసం మనం ఈ క్రింది సమీకరణాలను వ్రాసాము ∇of f has to be λ ∇of h మరియు తరువాత h of x 0 ఇది మనం వ్రాసినది దీనిని అర్థం చేసుకోవడానికి గణన చేద్దాం కాబట్టి ∇of f ను లెక్కించడానికి ప్రాథమికంగా ∂f ∂x1 ∂f ∂x2 మీరు ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ చూస్తే f ∂x1 కేవలం 4 x1మరియు ∂f ∂x2 8 x2 గా ఉంటుంది మనకు యొక్క f ఉంది కాబట్టి f యొక్క ప్రతికూల స్థాయి ప్రతికూలంగా ఉంటుంది H యొక్క గ్రాడ్ చూద్దాం కాబట్టి h ఈ సమీకరణం కాబట్టి నేను ∂h ∂x1 ∂h ∂x2 చేస్తే ఇది ఏమవుతుందంటే ∂h ∂x1 కేవలం 3 అవుతుంది మరియు ∂h ∂x2 కేవలం 2 అవుతుంది కాబట్టి మనకు ఇది ఉంటుంది ఇప్పుడు ఈ సమీకరణం ఏమిటో చూద్దాం మీరు దీనిని బ్రాకెట్లో ఉంచితే మీరు చూసే ఈ సమీకరణం మరియు మీరు దీన్ని సులభంగా చూస్తారు కాబట్టి మీకు మొదటి సమీకరణం ఉంది ∂f ∂x1 λ ∂h ∂x1 మరియు మనకు 4x1 3 λ ఉంది అదేవిధంగా రెండవ సమీకరణం 8 x2 2 λ గా మారుతుంది మరియు ఈ సమీకరణం ప్రాథమికంగా మనకు ఇక్కడ ఉన్న పరిమితి సమీకరణం వలె ఉంటుంది మనం ముందు చెప్పినట్లుగా 2 వేరియబుల్స్ అయ్యే పరిమితి మరియు మీకు ∇f 0 ఉండే 2 సమీకరణాలు లభిస్తాయి కాని సమానత్వ పరిమితితో మనం λ అని కొత్త పరామితిని జోడించాము ఇక్కడ మనకు x1 x2 మరియు λ లో 3 సమీకరణాలు అవసరం మనకు ఈ 3 సమీకరణాలు ఇక్కడ ఉన్నాయి మీరు ఈ 3 సమీకరణాలను పరిష్కరించినప్పుడు మీకు ఈ పరిష్కారం లభిస్తుంది మరియు ఇది పరిమిత సందర్భంలో మీ వాంఛనీయ పరిష్కారం ఇది పరిమితి లేని వాంఛనీయ పరిష్కారం అయిన 00 నుండి భిన్నంగా ఉంటుంది కాబట్టి మరో మాటలో చెప్పాలంటే మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువను వదులుకున్నాము అయితే ఇది లైన్ యొక్క ఈ సమీకరణాన్ని సంతృప్తిపరిచే ఒక పాయింట్ కాబట్టి ఆప్టిమైజేషన్ సమస్యలలో సమానత్వ పరిమితులను మనం అలా వ్యవహరిస్తాము ఇవి ఎలా ఉపయోగపడతాయో నేను ఇప్పటికే వివరించాను లేదా డేటా సైన్స్ కోణం నుండి మనం వాటిని ఎందుకు మొదటి స్థానంలో అధ్యయనం చేయాలో తెలుసుకున్నాము దీనితో నేను ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను మరియు తరువాతి ఉపన్యాసంలో మనం అసమానత అడ్డంకులను ఎలా నిర్వహిస్తామో పరిశీలిస్తాము మరియు డేటా సైన్స్ దృక్పథం నుండి అసమానత పరిమితులతో ఆప్టిమైజేషన్ సమస్యలు ఎలా పరిష్కరించబడుతున్నాయో అర్థం చేసుకోవడానికి మనం ఎందుకు ఆసక్తి చూపుతున్నామో కూడా వివరిస్తాను ధన్యవాదాలు నేను మిమ్మల్ని తదుపరి ఉపన్యాసంలో మళ్ళీ చూడాలని ఎదురు చూస్తున్నాను